అఫెక్టివ్ మరియు సైకోమోటర్ డొమైన్లపై మాడ్యూల్ 1 యొక్క 14వ ఉపన్యాసానికి స్వాగతం ఇది వర్గీకరణ శాస్త్రానికి సంబంధించిన ఉపన్యాసం యూనిట్ 13 చివరి ఉపన్యాసంలో ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన జ్ఞానం యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకున్నాము మరియు ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క వర్గాల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము మీరు వేరు చేయాలనుకుంటే మీరు ఇంజనీరింగ్ యొక్క నిర్దిష్ట స్వభావాన్ని చూడాలనుకుంటే స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విన్సెంటి ప్రతిపాదించిన విధంగా ఇంజనీరింగ్ జ్ఞానం యొక్క వర్గాలను పరిష్కరించాలి ఇది మనము చివరి ఉపన్యాసంలో చూశాము ఈ ఉపన్యాసంలో మనము నేర్చుకోవడంలో ప్రభావిత డొమైన్ యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము సైకోమోటర్ డొమైన్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మన అభ్యాసంలో ప్రభావిత డొమైన్కు ప్రధాన పాత్ర ఉందని విశ్వవ్యాప్తంగా అంగీకరించబడినప్పటికీ ప్రభావవంతమైన డొమైన్ను నేర్చుకోవడంలో ఎలా సమగ్రపరచాలో మరియు అభిజ్ఞా అభ్యాసం సరిగ్గా జరిగేలా చూసుకోవడం మనకు ఇంకా పూర్తిగా తెలియదు సైకోమోటర్ డొమైన్ యొక్క స్వభావం తక్కువ ఆధిపత్యం కలది మరియు ఇంజనీరింగ్ కోర్సుల సందర్భంలో తక్కువ ప్రాముఖ్యత ఉంది అని చెప్పవచ్చు ఈ ప్రభావవంతమైన డొమైన్ మరియు సైకోమోటర్ డొమైన్ రెండింటినీ చూస్తాము ఇందులో పాల్గొన్న కొన్ని ఉప ప్రక్రియలు కానీ మనము వివరాల్లోకి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నం చేయము మరియు ప్రభావవంతమైన అభ్యాసం మరియు సైకోమోటర్ అభ్యాసం కోసం ఫలితాలను వ్రాయడానికి ప్రయత్నిస్తాము కానీ ఏదైనా ఇంజనీరింగ్ కోర్సు యొక్క ఉపాధ్యాయుడు ప్రభావవంతమైన డొమైన్ మరియు సైకోమోటర్ డొమైన్ పాత్ర గురించి అవగాహన కలిగి ఉండాలి మరియు సాధ్యమైన చోట ప్రభావవంతమైన అభ్యాసానికి సంబంధించిన కార్యకలాపాలను ఉపాధ్యాయుడు అలవరచుకోవాలి ఇది విద్యార్థి నేర్చుకునే నాణ్యతను బాగా పెంచుతుంది ఈ రెండు ఫలితాలను మేము ఇక్కడ పరిష్కరించాము ఇప్పుడు మేము ఉపయోగించే పదం అభిజ్ఞా రహిత కారకాలు దీని అర్థం ప్రభావిత మరియు సైకోమోటర్ రెండూ మరియు మీరు ఆధ్యాత్మిక డొమైన్ను కూడా జోడించాలనుకుంటే దానిలోని కార్యకలాపాల కారకాలను నాన్ కాగ్నిటివ్ కారకాలు అంటారు పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు జ్ఞానేతర కారకాల పాత్రను అన్వేషించడంలో విస్తృతమైన పరిశోధనలు జరిగాయి విద్యా ప్రక్రియ మరియు ఉపాధి సామర్థ్యాలలో అభిజ్ఞాత్మక అంశాల కంటే జ్ఞానేతర కారకాలు మరియు నైపుణ్యాలు సమానంగా లేదా అంతకంటే ముఖ్యమైనవి అని ఇప్పటి వరకు పరిశోధన చూపిస్తుంది మీరు జ్ఞానేతర కారకాల కోసం శ్రద్ధ వహించగలిగితే ఏమి జరుగుతుందో పునరావృతం చేయడానికి మేము అభిజ్ఞా స్థాయిలో బాగా నేర్చుకోగలుగుతాము అదే విధంగా ఇది మన ఉపాధి సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది ఈ జ్ఞానేతర కారకాలు ఏవి మళ్ళీ ఇవి కొన్ని సూచిక పేర్లు తప్పనిసరిగా ఖచ్చితమైన పేర్లు కాదు కానీ గ్రిట్ జిగురు ఉత్సుకత వైఖరి స్వీయ భావన స్వీయ సమర్థత ఆందోళనను ఎదుర్కునే వ్యూహాలు ప్రేరణ పట్టుదల విశ్వాసం వంటివి తరచుగా అభిజ్ఞా రహిత కారకాలుగా సూచించబడతాయి ఈ కారకాలు చాలా వరకు మనం ప్రభావిత డొమైన్ క్రిందకి వస్తాయి ఇప్పుడు ప్రభావిత డొమైన్ను అర్థం చేసుకోవడం ఎక్కువగా భావాలు మరియు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది మరియు ఇది సాధారణంగా ఇచ్చిన సంఘటనలు వస్తువులు ప్రవర్తనలు విధానాలు లేదా పరిస్థితులకు సానుకూల లేదా ప్రతికూల ప్రతిచర్య రూపంలో ప్రదర్శించబడుతుంది ఇది బలోపేతం చేయబడింది ఇది మెదడు యొక్క ప్రస్తుత అవగాహన ద్వారా ధృవీకరించబడింది ఎప్పుడైనా మీరు ఒక సంఘటనలో ఉన్నప్పుడు లేదా మీరు ఒక వస్తువును చూస్తే లేదా మీరు ఎవరి ప్రవర్తన చూసినా మీరు చూసేది ఏదైనా గ్రంథి అమిగ్డాలాలో సానుకూల లేదా ప్రతికూల ప్రతిచర్య సృష్టించబడిన మరియు నిల్వ చేయబడిన ప్రాంతాలను కలిగి ఉన్న విధంగా మెదడు వైర్డు అవుతుంది మీ చేతన భాగస్వామ్యం లేకుండా మెదడు ఏదైనా జరిగినప్పుడు దానికి ప్రతికూల లేదా సానుకూల ప్రతిచర్యను జత చేస్తుంది మరియు అది నిల్వ చేస్తుంది అంటే ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారీ అదే సానుకూల లేదా ప్రతికూల ప్రతిచర్య మన చేతన ప్రాంతంలోకి వస్తుంది మరియు ప్రభావిత డొమైన్ అటువంటి ఆధిపత్య ప్రభావాన్ని కలిగి ఉండటానికి కారణం అదే ప్రభావవంతమైన ప్రవర్తనలు వివిధ స్థాయిల భావాలతో ఉంటాయి మరియు విభిన్నమైన "విధానం" లేదా "ఎగవేత" పూర్వస్థితులను ప్రతిబింబిస్తాయి అంటే ఈ భావాలు ఏమి చేస్తాయంటే అది విధానం రూపంలో ప్రతిబింబిస్తుంది అంటే నేను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను అయితే 'నివారించడం' అంటే నేను ప్రత్యేకమైనదాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఇది తరగతి గదిలో మనము ప్రదర్శించే విషయాలపై పెద్దగా ప్రభావం చూపుతుంది సానుకూల మరియు ప్రతికూల ప్రతిచర్యల చేరిక ఎలా జరుగుతుంది పర్యావరణంతో సంభాషించడంలో ఒక వ్యక్తి యొక్క గత అనుభవం ఎందుకంటే పుట్టినప్పటి నుండే ఒక వ్యక్తి పర్యావరణంతో సంభాషిస్తాడు మరియు ఆ నిర్దిష్ట సమయంలో ఇది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉందా అనేది ముద్ర వేయబడి ఉంటుంది మరియు ఇది ప్రభావవంతమైన ప్రతిస్పందనల యొక్క స్వభావం మరియు పరిధిని నిర్ణయిస్తుంది మీరు ఏ సమయంలోనైనా ఇవన్నీ చర్యరద్దు చేయలేరు కాబట్టి మీరు మీతో కలిసి పని చేయాలి లేదా మీ అభ్యాస లక్ష్యాలను సాధించడానికి వారి చుట్టూ పని చేయాలి ప్రభావిత డొమైన్ భావోద్వేగాలు వైఖరులు ప్రశంసలు ఆనందించడం పరిరక్షించడం గౌరవించడం మరియు మద్దతు ఇవ్వడం వంటి విలువలకు సంబంధించినది భావోద్వేగం ఆధిపత్య పాత్ర పోషిస్తుందని మనం చూస్తాము వాస్తవానికి ఈ నలుగు పరస్పరం కాదు ఒకటి మరొకదానిపై ఆధారపడి ఉంటుంది మరియు ఒకటి మరొకదానికి దారితీస్తుంది అవగాహన ఆసక్తి శ్రద్ధ ఆందోళన మరియు బాధ్యత యొక్క వైఖరిని సూచించడం ద్వారా ప్రభావిత ప్రవర్తనలు ప్రదర్శించబడతాయి మీకు సానుకూల ప్రభావవంతమైన ప్రవర్తన ఉంటే మొదట దాని గురించి అవగాహన ప్రతిబింబిస్తుంది ఏదైనా ప్రదర్శించబడినప్పుడు మీరు మొదట వినండి మరియు కొంత ఆసక్తి చూపుతారు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు మరియు కొన్నిసార్లు ఆందోళన చెందుతారు మరియు కొన్నిసార్లు మీరు బాధ్యత తీసుకుంటారు కాబట్టి ప్రభావిత ప్రవర్తనలు దీని ద్వారా ప్రదర్శించబడతాయి ఇతరులతో పరస్పర చర్యలలో విని మరియు ప్రతిస్పందించే సామర్థ్యం ద్వారా కూడా ఇది ప్రదర్శించబడుతుంది ఆపై ఇచ్చిన పరిస్థితికి మరియు అధ్యయన క్షేత్రానికి తగిన ఆ వైఖరి లక్షణాలు లేదా విలువలను ప్రదర్శించే సామర్థ్యం ఇలాంటి పదాల ద్వారా గుర్తించబడుతుంది అయిష్టత వైఖరి విలువ నమ్మకం భావన ఆసక్తి ప్రశంసలు మరియు క్యారెక్టరైజేషన్ విద్యార్థి స్థాయిలో కూడా మేము ఈ పదాలను ఉపయోగిస్తూనే ఉంటాము ఉదాహరణకు మీరు ఇంజనీరింగ్ లేదా ఏదైనా ఇతర ప్రదేశంలో ఏదైనా సబ్జెక్టు తీసుకుంటే మంచి లేదా చెడు విషయం లాంటిదేమీ లేదు ఒక విషయం కానీ మనం ఒక సబ్జెక్టును ఇష్టపడుతున్నాము లేదా ఇష్టపడము అని చెప్తాము లేదా మనకు కూడా అనిపిస్తుంది జ్ఞానంతో సంబంధం లేని విషయం పట్ల మన భావాలను వ్యక్తపరుస్తాము ఎందుకంటే అన్ని అంశాలు ఒక కోణంలో ముఖ్యమైనవి అవి సంబంధితమైనవి కాబట్టి పర్యావరణంతో సంభాషించే మన గత చరిత్ర ఆధారంగా మేము అభివృద్ధి చెందుతాము ఒక పదాన్ని ఉపయోగించడం ద్వారా మనము మా ప్రభావవంతమైన ప్రతిస్పందనలను అభివృద్ధి చేస్తాము ఈ విషయం నాకు ఇష్టం లేదని లేదా నాకు అలాంటి విషయం ఇష్టం అని ఎన్నిసార్లు చెప్తారు మనమందరం అలా చేస్తాము మరియు అది ప్రభావవంతమైన ప్రతిస్పందన ఇప్పుడు ప్రభావిత డొమైన్ యొక్క అనేక వర్గీకరణలు ఉన్నాయి వాటిలో ఒకటి క్రాత్వోల్ Krathwohl's బృందం '60 ల ప్రారంభంలో సమర్పించింది ఇవి స్వీకరించడం ప్రతిస్పందించడం విలువ నిర్వహించడం మరియు వర్గీకరించడం సుమారుగా చెప్పాలంటే 'స్వీకరించడం' అంటే మీకు ఏదైనా సమర్పించినప్పుడు మీరు మానసిక స్థితిలో ఉన్నారు మీరు స్వీకరిస్తున్నారు మనము ప్రత్యేకంగా పట్టించుకోని ఉపన్యాసంలో కొన్ని విషయాలను విన్నప్పుడు ఆ సమాచారం మనలో కూడా ప్రవేశించనివ్వని ఆ దశలో మీరు ఉదాసీనంగా లేరు మనకు ఆ సమాచారం అందదు మనల్ని మనం అడ్డుకోవడం వంటిది ఆపై తదుపరి దశ మనకు నచ్చితే మనము దానికి ప్రతిస్పందించడం ప్రారంభిస్తాము ఒక ప్రశ్న ఉంటే అడిగినది ఏదైనా ఉంటే మనము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము ఆపై కొన్ని ప్రతిస్పందనల తరువాత మీరు దానిలో కొంత విలువను చూస్తారు మీరు విలువను అటాచ్ చేస్తారు అంటే ఇది మీకు ఆసక్తికరంగా ఉందా లేదా మీకు సంబంధించినది అని మీరు భావిస్తారు మీరు నిర్వహించే దాన్ని మరింత కొనసాగిస్తే ఈ విలువ ఏమి జరుగుతుంది అంటే మీరు మీ ప్రస్తుత స్థితికి దాని చిత్యాన్ని హేతుబద్ధం చేస్తారు వివిధ కోణంలో మీరు ఈ క్రొత్త విలువలను మీ ప్రస్తుత విలువ వ్యవస్థలో అనుసంధానించడం ప్రారంభిస్తారు మరియు మీరు మీ మునుపటి విలువలకు హేతుబద్ధీకరణ మరియు సంబంధాన్ని ప్రారంభిస్తారు తదుపరి ఉన్నత స్థాయి మీలో అది పూర్తిగా కలిసిపోయింది మీరు కొత్త విలువ నిర్మాణం ద్వారా పనిచేయడానికి మరియు లింక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుమారుగా దీనినే మనం ప్రభావిత డొమైన్ యొక్క వర్గీకరణ అని పిలుస్తాము పియర్స్ మరియు గ్రే చేత కొంచెం విస్తృతమైన వర్గీకరణను సమర్పించారు మరియు ఈ ఆరు దశలు మరోసారి క్రాత్వోల్ యొక్క వర్గీకరణకు Krathwohl's taxonomy సమానంగా ఉన్నాయి మరియు ఇక్కడ మొదటి దశ గ్రహించబడుతోంది మరియు ఇది రెండు ఉప ప్రక్రియలుగా భావోద్వేగ ఇంప్లాంటింగ్ మరియు ప్రతిస్పందన అమరికగా విభజించబడింది ఈ రెండు పూర్తిగా అంతర్గతమైనవి మరియు అవి ఎటువంటి ప్రభావవంతమైన ప్రవర్తనకు వెంటనే ఫలితం ఇవ్వవు అంటే ఎమోటివ్ ఇంప్లాంటింగ్ అంటే మన వద్ద ఉన్న ఇంద్రియ సమాచారం ఉద్వేగభరితంగా అమర్చబడి ఉంటుంది మీరు ఉదాసీనంగా ఉంటే కొన్నిసార్లు మనము గ్రహించలేము మీరు వినే కొన్ని పదాలను వ్రాయండి మీకు ఆసక్తి లేదని మీరు అనవచ్చు మరియు మీరు మీ ప్రతిస్పందనలను మూసివేస్తారు కాబట్టి మొదటి విషయం ఎమోటివ్ ఇంప్లాంటింగ్ మరియు తరువాత మీరు సెట్ చేస్తున్నారు దానికి ప్రతిస్పందించడానికి మీరే సిద్ధంగా ఉన్నారు అప్పుడు మీరు స్పందిస్తారు రియాక్ట్ అంటే మీరు ఇప్పుడు ఎమోట్ చేస్తారు అంటే మీరు భావోద్వేగాన్ని వ్యక్తపరచవచ్చు మరియు ఆ భావోద్వేగాన్ని గుర్తించవచ్చు భావోద్వేగం తర్వాత ఇక్కడ కొంత జ్ఞాన కార్యకలాపాలు ముడిపడివున్నాయి మీరు గుర్తించడం ప్రారంభించిన తర్వాత మీరు ఆ భావోద్వేగాన్ని నియంత్రిస్తారు మీరు మొదట అభివృద్ధి చేసినట్లు ధృవీకరించే ఇతర దశ మీలో అంతర్గతంగా లేదు మీరు పూర్తిగా అంగీకరించబడలేదు కానీ మీరు అందుకున్న దాని ఆధారంగా మీరు కృత్రిమ వైఖరిని అభివృద్ధి చేస్తారు అవును ఇది ముఖ్యమైనది కావచ్చు నేను దానిని ఒక రకంగా చూద్దాం మీరు ముఖ్యమైనదిగా భావించినప్పుడు పునరావృతం చేసిన తరువాత మీరు ఇప్పుడు కొంచెం తీవ్రంగా తీసుకుంటే అది స్థిరమైన వైఖరిగా పరిగణించబడుతుంది మీరు ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్న ప్రతిసారీ మీరు అదే వైఖరిని వ్యక్తం చేస్తారు ఇది ఇప్పటికీ సహజమైనది కాదు దానిని ఎదుర్కున్న తర్వాత మీరు స్థిరంగా ఉన్నారన్న వైఖరిని చూపించారు అప్పుడు మీరు హేతుబద్ధీకరించడం ప్రారంభించండి అంటే మీరు ఇప్పుడు అది ముఖ్యం అని మీరే ఒప్పించుకుంటున్నారు మరియు దానిని పరిగణనలోకి తీసుకోవాలి మీరు తదుపరి ఉన్నత స్థాయి అభిజ్ఞా కార్యాచరణ అని హేతుబద్ధం చేస్తారు అప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు ధృవీకరిస్తారు మీరు విలువలను పరిశీలించి ఆపై విలువలను అంగీకరిస్తారు ఈ రెండింటితో ఎక్కువ అభిజ్ఞా కార్యకలాపాలను కలిగి ఉన్నాయి మరియు తరువాత మిమ్మల్ని పరిశీలించి అంగీకరించాయి ఉదాహరణకు నేను దీన్ని ఎందుకు అంగీకరించాలి మరియు దానిని నాలో భాగం చేసుకోవాలి అనుకుంటే మీరు నా మనస్తత్వాన్ని ఏమని పిలుస్తారు దానిని అంగీకరించడం కోసం మీరు మొదట కొన్ని విలువ ప్రమాణాలను ఏర్పాటు చేసి చివరకు నిర్దారించాలి నిర్దారించిన తరువాత మీరు దానిని మీ స్వంతంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తరువాత తదుపరి దశ 'ప్రభావవంతమైన సృష్టి' దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు క్రొత్త విలువలు మన ప్రస్తుత విలువలతో కలిసిపోతున్నాయి ఇప్పుడు మీరు ఏకీకృతం చేసే విధానం మిమ్మల్ని పూర్తిగా భిన్నమైన మనస్తత్వానికి దారి తీయవచ్చు ఇక్కడ మీరు అత్యున్నత స్థాయిని 'ప్రేరణాత్మక అంతర్దృష్టి' గా పిలుస్తున్నారు అభిజ్ఞా డొమైన్లో పియర్స్ మరియు గ్రే గొప్ప అంశంగా భావించారు ఉదాహరణకు కాగ్నిటివ్ డొమైన్ లో అత్యధిక స్థాయి 'సృష్టించడం' ఇక్కడ ఇది ప్రభావవంతమైన సృష్టి మీరు విషయాలను చూడటానికి కొత్త మార్గాన్ని సృష్టిస్తున్నారు ఇప్పుడు అదే వర్గీకరణ ఎఫెక్టివ్ డొమైన్ను కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారం వేరే విధంగా చూడవచ్చు ఇది ఇప్పుడు గత 20 25 సంవత్సరాలుగా చాలా ఆమోదయోగ్యమైనదిగా మారింది మరియు ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం వంటి సరళమైన పదాలను ఉంచడం అంతకుముందు మనం గ్రహించి ప్రతిస్పందించినట్లుగా పిలుస్తాము ఈ రెండు కార్యకలాపాలు ఒకరి స్వంత భావోద్వేగాలను తెలుసుకోవడం అని మీరు చెప్పవచ్చు ఒకరి భావోద్వేగాలను తెలుసుకోవడం కోసం మీరు భావోద్వేగాలను నిర్వహించాలి ఉదాహరణకు ప్రతి మానవుడు ఉన్నత విద్యకు సంబంధించి తప్పనిసరిగా అవసరం లేని ప్రాథమిక నైపుణ్యం ఇది మన రోజువారీ జీవితంలో ఇది మీరు దీన్ని చేయగలిగితే మీ ప్రభావిత ప్రవర్తన చాలా మెరుగుపడుతుంది ఒకరు ఒకరి స్వంత భావోద్వేగాలను తెలుసుకోవడం అంటే నేను ప్రస్తుతం విచారంగా లేదా కోపంగా లేదా వేరే భావోద్వేగానికి గురవుతున్నానని ఒకరు తనను తాను అంగీకరించాలి మొదట నేను అలాంటి అనుభూతిని కలిగి ఉన్నానని నేను అంగీకరించాలి నాకు దాని గురించి కూడా తెలుసుకోలేకపోతే నా స్వంత భావోద్వేగం కూడా నాకు తెలియకపోతే నా ప్రతిచర్యలు లేదా కార్యకలాపాలపై నాకు నియంత్రణ లేదు అప్పుడు ఎమోషన్ మేనేజింగ్ వస్తుంది ప్రతి ఒక్కరూ అనుభవించే సాధారణ భావోద్వేగాలలో ఒకటి 'కోపం' మీరు కోపాన్ని ఎలా మేనేజ్ చేస్తారు మొదటి విషయాలలో ఒకటి కోపానికి అన్ని సమయాలలో ఒకే విధంగా స్పందించకూడదు ప్రతిసారీ పరిస్థితిని బట్టి మీ వద్ద ఉన్న ఎంపికలను బట్టి మీరు నియంత్రించగలగాలి మీరు ఎప్పుడూ కోపంగా ఉంటే ఏమి జరుగుతుంది మీరు కోపంగా ఉన్న ప్రతిసారీ మీరు ఊహించదగిన విధంగానే ప్రవర్తిస్తారు మరియు ప్రజలు ఊహించగలరు మీరు ఊహించగలిగితే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని అంచనా వేయవచ్చు కాబట్టి మీరు తెలివైన మార్గంగా భావించే భావోద్వేగాలను నిర్వహించడం ద్వారా ఇంట్లో కానీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో లేదా మీ వృత్తిలో మీ జీవితంలోని అన్ని అంశాలలో మీకు బాగా సహాయపడుతుంది తదుపరి దశ తనను తాను ప్రేరేపించడం మరియు తరువాత ఇతరులలో భావోద్వేగాలను గుర్తించడం అది తదుపరి స్థాయి సామర్థ్యం ఇతరులలోని భావోద్వేగాలను నేను గుర్తించగలనా ఆపై నేను ఇతరులలో భావోద్వేగాలను గుర్తించగలిగితే నేను ఇతర వ్యక్తులతో సంబంధాలను బాగా నిర్వహించగలను కాబట్టి ఈ కోణంలో ఆసక్తి ఉన్నవారు మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్పై ప్రసిద్ధ పుస్తకాన్ని చూడవచ్చు మనకు కొన్ని చర్య క్రియలు ప్రభావిత డొమైన్ కోసం అభిజ్ఞా స్థాయిలో చర్య క్రియలను కలిగి ఉన్నాము ఇవి కొన్ని పదాలు కానీ మీరు మరెన్నో జోడించవచ్చు అంగీకరించండి ప్రయత్నించండి సవాలు చేయండి రక్షించండి వివాదం చేరండి తీర్మానించు ప్రశంసలు ప్రశ్న వాటా మద్దతు స్వచ్చంద సేవకులు మొదలైనవి ఎందుకంటే చర్య క్రియలకు సంబంధించి అటువంటి మరియు అలాంటి చర్య క్రియ ఈ ప్రభావవంతమైన ఉపవర్గానికి లేదా ఈ అభిజ్ఞా ఉపవర్గానికి మాత్రమే చెందుతుంది అని చెప్పలేము ఇప్పుడు సైకోమోటర్ డొమైన్ను చూద్దాము ఇందులో శారీరక కదలిక సమన్వయం మరియు మోటారు నైపుణ్య ప్రాంతాల ఉపయోగం ఉన్నాయి మనము ముఖ్యంగా ప్రాధమిక పాఠశాల వయస్సులో లేదా ప్రీస్కూల్ వయస్సులో కూడా పాల్గొంటాము పిల్లలకు మోటారు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి నైపుణ్యాల అభివృద్ధికి స్పష్టంగా అభ్యాసం అవసరం నడవడం నేర్చుకోవడం కూడా చాలా సాధన అవసరం నిలబడటానికి నేర్చుకోవడం సాధన అవసరం పరిగెత్తడానికి కూడా చాలా సాధన అవసరం కాబట్టి నైపుణ్యాలు అనేవి వేగం ఖచ్చితత్వం దూరం విధానాలు లేదా అమలులో ఉన్న పద్ధతుల పరంగా కొలుస్తారు కానీ ప్రస్తుతం మనము మన ఇంజనీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానం చాలా తక్కువ సంఖ్యలో కోర్సులు ఉన్నాయి ఇక్కడ సైకోమోటర్ కార్యకలాపాల పాత్ర కేంద్రంగా లేదా ముఖ్యమైనదిగా మారుతుంది అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటారని మేము ఊహించటం లేదు మీ లెత్ను చాలా ఖచ్చితంగా నడపడానికి అవసరమైన ఖచ్చితమైన భాగాలను తిప్పడానికి లేదా సరిగ్గా ఎలా సోల్డర్ చేయాలో మనకు తెలియాలి కానీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని బాగా సాధించాలని మనము ఆశించము సరియైనదా కాబట్టి ప్రస్తుతానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో సైకోమోటర్ కార్యకలాపాల పాత్ర పరిమితం కానీ ఈ కార్యకలాపాలు ముఖ్యమైనవి మరియు కోర్సులో థియేటర్లోని ప్రోగ్రామ్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తాయి ఎందుకంటే ఒకరు ఆచరించాలి కాబట్టి మీకు ముఖ కవళికల నుండి శరీర కదలికల వరకు అవసరం ఉదాహరణకు సంగీతం పెయింటింగ్ స్పోర్ట్స్ మెడిసిన్ నర్సింగ్ డెంటిస్ట్రీ అత్యవసర వైద్య సేవలు మొదలైనవన్నీ సైకోమోటర్ కార్యకలాపాల్లో చాలా ఆధిపత్యం కలిగి ఉంటాయి సైకోమోటర్ డొమైన్ యొక్క వర్గీకరణను ప్రతిపాదించిన సింప్సన్ Simpson's సమూహాన్ని మొదట ప్రతిపాదించారు సింప్సన్ వారు ఏడు ఉపవర్గాలను ఇచ్చారు పర్సెప్షన్ సెట్ గైడెడ్ రెస్పాన్స్ మెకానిజం కాంప్లెక్స్ బహిరంగ స్పందన అనుసరణ మూలాలు మేము ఇప్పుడు వీటిని వివరించము సైకోమోటర్ డొమైన్ యొక్క పియర్స్ గ్రే వర్గీకరణను మనము మళ్ళీ చూస్తాము మీరు గమనించినట్లైతే ఇది కొంతవరకు ప్రభావిత డొమైన్ యొక్క పియర్స్ మరియు గ్రే వర్గీకరణతో సమానంగా నడుస్తుంది మొదటి విషయం ఇంద్రియ ప్రసారం ఫిజియో ఫంక్షనల్ నిర్వహణ ఆపై భౌతిక ఫలితాలను సక్రియం చేస్తుంది ఎవరైనా టేబుల్ టెన్నిస్ లేదా టెన్నిస్ గేమ్లో బ్యాట్ను ఎలా పట్టుకోవాలో చూపిస్తే మొదట మీరు ఆ స్థానంలో బ్యాట్ను పట్టుకోగలుగుతారు ఆపై మిమిక్రీ బంతిని ఎలా కొట్టాలో ఎవరో చూపిస్తారు బంతి ఎలా వస్తోందనే దానిపై ఆధారపడి అతను భిన్నమైన కదలికలను చూపిస్తాడు కాబట్టి మీరు ఆ చర్యను అనుకరిస్తారు ఆ అభ్యాసం తరువాత మీరు ఉద్దేశపూర్వకంగా మీ కదలికలను మోడల్ చేస్తారు అప్పుడు మీరు అమలు చేయండి మీరు చెప్పిన విధంగా అమలు చేయడం ప్రారంభించండి మీకు శిక్షణ ఇవ్వబడుతుంది మరియు మీరు ఆట ఆడటం ప్రారంభిస్తారు ఇది కార్యాచరణ అమలు మరియు మీ అమలు యొక్క నైపుణ్యాన్ని పెంచడం ప్రారంభిస్తుంది అప్పుడు మీరు యుక్తి అంటే మీరు మీ స్వంత నైపుణ్యాన్ని పరిశీలించి మీ నైపుణ్యాలను ఎంచుకోండి ఆపై మీరు కొన్ని పనితీరు ప్రమాణాలను సెట్ చేసి ఆపై మీరు మీ స్వంత పనితీరును నిర్ణయిస్తారు మీరు మీ స్వంత పనితీరును నిర్ధారించగలరు సైకోమోటర్ సృష్టించడం అంటే ఏమిటంటే మీరు మీ నైపుణ్యాలను మిళితం చేయడం ద్వారా అభివృద్ధి చెందుతారు అలాంటి పనితీరు అంతర్దృష్టిని మీరు పొందుతారు మీరు మీ చర్యను పూర్తిగా భిన్నమైన రీతిలో అమలు చేయగలుగుతారు నటులు వారు ఇచ్చిన పరిస్థితిలో వారి నటనా విధానంలో వారికి స్వంత ప్రత్యేకత ఉంటుంది అదే భావోద్వేగం ప్రతి మంచి నటుడు కొంత భిన్నమైన రీతిలో మరియు ప్రజలు ఇంకా ఇష్టపడే ఏదో ఒక కోపం లేదా విచారం లేదా ఆనందాన్ని తెలియజేద్దాం అందువల్ల మీరు సైకోమోటర్ క్రియేటింగ్ అని పిలుస్తారు సైకోమోటర్ డొమైన్ యొక్క కొన్ని సాధారణ చర్య క్రియలు వంగి గ్రహించండి నిర్వహించండి ఆపరేట్ చేయండి చేరుకోండి విశ్రాంతి తీసుకోండి తగ్గించండి విస్తరించండి రాయండి వేరు చేయండి వ్యక్తపరచండి నైపుణ్యంగా ప్రదర్శించండి మరియు మొదలైనవి మనము సైకోమోటర్ డొమైన్ను చాలా క్లుప్తంగా చూస్తున్నాము ఎందుకంటే మా తరువాతి ఉపన్యాసంలో మేము చర్య క్రియలపై ఎక్కువ దృష్టి పెట్టము ఎందుకంటే సైకోమోటర్ ప్రవర్తన ముఖ్యమైనదిగా ఉండే కోర్సులతో మేము వ్యవహరించడం లేదు సంగ్రహంగా చెప్పాలంటే వర్గీకరణలో మనం చూసినట్లుగా అభిజ్ఞా ప్రభావిత మరియు సైకోమోటర్ కార్యకలాపాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండవు ఇది మూడు కార్యకలాపాలను అత్యున్నత స్థాయిలో సమగ్రపరచగలదని మేము ఇంతకు ముందు ఉపన్యాసంలో చూపించాము మనము అగ్రశ్రేణి సంగీతకారుడు లేదా నర్తకి వంటి మూడు డొమైన్లను కలిగి ఉన్న ఏవైనా మూడు కార్యకలాపాలను తీసుకోండి వారు మూడు డొమైన్లలో కార్యకలాపాలను కలిగి ఉంటారు మరియు మేము మరొక వ్యాఖ్య చేయాలనుకున్నాము అధిక స్థాయి ప్రభావిత మరియు సైకోమోటర్ కార్యకలాపాలు మరింత ఎక్కువ అభిజ్ఞా కార్యకలాపాలను కలిగి ఉంటాయి ఉన్నత స్థాయి ప్రభావిత కార్యకలాపాలు స్వచ్ఛమైన ప్రభావిత కార్యకలాపాలు కాదు అవి అభిజ్ఞా తీర్పులు చేసే సమాచారం యొక్క అభిజ్ఞా ప్రాసెసింగ్ను కలిగి ఉంటాయి కాబట్టి ఉన్నత స్థాయి ప్రభావిత మరియు సైకోమోటర్ కార్యకలాపాలు మరింత ఎక్కువ అభిజ్ఞా ప్రక్రియలను కలిగి ఉంటాయి ఇంజనీరింగ్ కోర్సులలో అభిజ్ఞాత్మక కార్యకలాపాలలో ప్రభావవంతమైన అంశాలను సమగ్రపరచడానికి ఇప్పుడు ఈ డిపెండెన్సీలపై సూచన అవసరం ఇది ఇప్పటికీ ఒక కళ మంచి ఉపాధ్యాయులు దీన్ని అకారణంగా చేయవచ్చు ఉదాహరణకు మీరు మీ విద్యార్థులను మీ పట్ల శ్రద్ధ చూపేలా ఎలా చేస్తారు బహుశా మీరు ఒక చిన్న కథను సృష్టించాలనుకోవచ్చు లేదా మీరు ఏదైనా అమలు చేయవచ్చు లేదా మీరు ఆసక్తిని రేకెత్తించే వీడియోను చూపిస్తారు మరియు వారి దృష్టిని పొందుతారు దృష్టిని ఆకర్షించడం ప్రభావవంతమైన చర్య మరియు మంచి ఉపాధ్యాయులు వారి ఆచరణాత్మక కొరకు వాస్తవానికి వారి స్వంత మార్గాన్ని కనుగొంటారు వారు మంచి ఉపాధ్యాయులు కాకపోవచ్చు ఈ డొమైన్ల గురించి తెలియకపోవచ్చు కానీ అకారణంగా వారు ఈ కార్యాచరణను ప్రభావిత డొమైన్లో చేస్తున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మనం దీనిని చూద్దాం మూడు డొమైన్లు నేను ఇంతకు ముందు చెప్పిన సాధనం కాన్సెప్ట్ మ్యాప్ ఉపయోగించి గ్రాఫికల్ గా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి అభ్యాసానికి కాగ్నిటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ సైకోమోటర్ డొమైన్ ఉన్నాయి మరియు చివరిగా మేము ఆధ్యాత్మిక డొమైన్ను చేర్చుతాము కాగ్నిటివ్ డొమైన్ ఇప్పటివరకు మన ఉపన్యాసాల ద్వారా ప్రక్రియలు క్రమానుగతంగా అమర్చబడి ఉన్నాయి సృష్టించండి అంచనా వేయండి విశ్లేషించండి వర్తించండి అర్థం చేసుకోండి మరియు గుర్తుంచుకోండి గుర్తుంచుకోవటం అత్యల్ప స్థాయి అదేవిధంగా కాగ్నిటివ్ డొమైన్లో జ్ఞాన వర్గాలు ఉన్నాయి వీటిలో ఫ్యాక్చువల్ నాలెడ్జ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ప్రోసెడ్యూరల్ నాలెడ్జ్ మరియు మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ ఉన్నాయి ఈ నాలుగు వెలుపల ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన కొన్ని వర్గాలు ఉన్నాయి అవి ఫండమెంటల్ డిజైన్ కాన్సెప్ట్స్ క్రైటీరియా అండ్ స్పెసిఫికేషన్స్ ప్రాక్టికల్ అడ్డంకులు మరియు డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీలు ఉన్నాయి ఎఫెక్టివ్ డొమైన్ ప్రధాన వర్గాలను కలిగి ఉంది ఇక్కడ పియర్స్ మరియు గ్రే ఇచ్చిన విధంగా మేము ఇక్కడ ఆరుంటిని చేర్చాము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను సులభతరం చేయడం ద్వారా పరిష్కరించబడుతుంది ఈ ఐదుని కలిగి ఉంటుంది ఒకరి స్వంత భావోద్వేగాలను తెలుసుకోవడం నుండి సంబంధాలను నిర్వహించడం వరకు ఉంటుంది ఈ ఆరు స్థాయిలలో గ్రే మరియు పియర్స్ ఇచ్చిన విధంగా సైకోమోటర్ డొమైన్ మళ్లీ వర్గాలను కలిగి ఉంది యాదృచ్ఛికంగా పియర్స్ మరియు గ్రే కాగ్నిటివ్ డొమైన్ను ఆరు వర్గాలుగా చూడటానికి ఇష్టపడ్డారు అందువల్ల అతను కలిగి ఉండాలని కోరుకుంటాడు లేదా మూడు డొమైన్లను ఆరు చొప్పున కలిగి ఉండాలని వారు కోరుకుంటారు సరేనా అది ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తోంది కానీ అవి నేరుగా జ్ఞాన వర్గాలను పరిష్కరించవు అవి ప్రాసెస్ భాగం మాత్రమే ఈ ఆరు మరియు ప్రతి ఒక్కటి ఉప ప్రక్రియలను కలిగి ఉంటాయి అనేక ఉప ప్రక్రియలతో సహా మరియు చివరిగా ఒక ఆధ్యాత్మిక డొమైన్ స్పష్టంగా చాలా వివాదాస్పదంగా ఉంది మరియు ప్రతి ఒక్కరూ దానిని చూడటానికి వారి స్వంత మార్గాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక డొమైన్ గుర్తింపు మరియు సమగ్రతని కలిగి ఉంటుంది మేము దానిని మీకే వదిలిపెడుతున్నాను మరియు దీని అర్థం ఏమిటో మీరు అన్వేషించండి ఇప్పుడు దీనికి అసైన్మెంట్లు మీకు తెలిసిన కోర్సుల నుండి ఆరు ప్రభావ స్థాయిలలో ప్రతి ఒక్కటి నుండి కనీసం ఒక ఉదాహరణ ఇవ్వండి మీకు తెలిసిన ఏ కోర్సు అయినా మీరు కొంచెం అన్వేషించి ప్రతి ఒక్కటి ప్రభావితం చేసే స్థాయికి మీరు ఒక ఉదాహరణ ఇవ్వగలరా మీరు మీ కోర్సుతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటారు మీకు తెలిసిన కోర్సుల నుండి ఆరు సైకోమోటర్ స్థాయిలలో ప్రతిదాని నుండి కనీసం ఒక ఉదాహరణను అదే మార్గంలో ఇవ్వండి వారు ఒకే కోర్సుకు చెందినవారు కాదు మీకు తెలిసిన ఏదైనా మీరు ప్రభావవంతమైన డొమైన్ మరియు సైకోమోటర్ డొమైన్ యొక్క ఆరు స్థాయిలలో ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వగలిగితే ఈ రెండు డొమైన్ల గురించి మీకు ప్రాథమిక అవగాహన ఉండేది తదుపరి ఉపన్యాసం 15 వ ఉపన్యాసంలో వర్గీకరణ యొక్క చివరి అంశం ఫలితాల మధ్య అంచనా అంచనా మరియు సూచనల మధ్య వర్గీకరణ పట్టిక యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకున్నాము కాబట్టి మీ ఫలితాలను వ్రాయడం అసెస్మెంట్ రూపకల్పన మరియు ప్రణాళిక సూచనల యొక్క మీ ప్రణాళికను బాగా సులభతరం చేసే పట్టికను మేము మీకు అందిస్తున్నాము కనుక ఇది మా తదుపరి ఉపన్యాసం యొక్క దృష్టి అవుతుంది చాలా ధన్యవాదాలు